స్వాగతం మనము డేటాబేస్ ట్రాన్సాక్షన్ యొక్క అధ్యయనాన్ని కొనసాగించుదాము డేటాబేస్ ట్రాన్సాక్షన్ అనే ప్రాథమిక అంశాలను మరియు దాని లక్షణాలు ఏమిటి అని మనము చూశాము మరియు రికవరీ నిర్వహణ వ్యవస్థలను కూడా అధ్యయనం చేసాము కనుక ఈ రోజు మనం షెడ్యూల్ అనే విషయం గురించి మాట్లాడుకుందాము మొదటగా షెడ్యూల్ అంటే ఏమిటో తెలుసుకుందాముషెడ్యూల్ అనగా ఏమిటి అంటే కాలక్రమానుసారంగా చాలా ట్రాన్సాక్షన్ల నుంచి వచ్చే సూచనలను క్రమీకరించడం సాధారణంగా ట్రాన్సాక్షన్ల సంఖ్య ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు కనుక ఇది చాలా ట్రాన్సాక్షన్లు కావచ్చు ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏమిటంటేషెడ్యూల్ వలన కాలక్రమానుసారం చాలా ట్రాన్సాక్షన్ల నుంచి వచ్చే అన్ని సూచనలు ఒకదాని తర్వాత ఒకటి వ్రాయబడటం ఒకటో ట్రాన్సాక్షన్ A ని రాయడం రెండవ ట్రాన్సాక్షన్ B ని రాయడం తర్వాత మూడవ ట్రాన్సాక్షన్ A ని చదవడం ఈ విధంగా మొదలైన రకాలలో ఒక షెడ్యూల్ ఉండవచ్చు ఇది కాలక్రమానుసారం నిర్దేశించబడింది అంటే షెడ్యూల్ సమయాను సారంగా ట్రాన్సాక్షన్లు క్రమీకరిస్తుంది ఇప్పుడు షెడ్యూల్ను రూపొందించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి మొదటగా ఒక ట్రాన్సాక్షన్ ఉంటేఆ ట్రాన్సాక్షన్ నుంచి ఒక సూచన వచ్చినట్లయితే అందులోని అన్ని సూచనలు తప్పనిసరిగా షెడ్యూల్ లోకి రావాలి ట్రాన్సాక్షన్ యొక్క అన్ని సూచనలు షెడ్యూల్ లోకి రావాలి లేదా ట్రాన్సాక్షన్ యొక్క సూచనలు ఏవి రాకూడదుఇది మొదటి నియమం మరొకటి ఏమిటంటే ట్రాన్సాక్షన్ లోని సూచనల క్రమం కాబట్టి ట్రాన్సాక్షన్లలోని సూచనలను సరైన క్రమంలో ఉంచాలి ఉదాహరణకు ట్రాన్సాక్షన్ 1 ని తీసుకుందాం మనము ట్రాన్సాక్షన్1 ని గమనిస్తే ముందుగా ట్రాన్సాక్షన్ 1 A ని వ్రాసి తర్వాత A ని చదవడం ఇప్పుడు ఏదైనా షెడ్యూల్ ట్రాన్సాక్షన్1 ను కలిగి ఉంటే అందులో మొదట ట్రాన్సాక్షన్ A ని రాయాలి ఆ తర్వాత A ని చదవాలి ఆ క్రమమును మార్చకూడదు కాబట్టి ట్రాన్సాక్షన్ లోని సూచనల క్రమాన్నిషెడ్యూల్ లో కూడా అదే విధంగా ఉంచాలి ఇప్పుడు మునుపటిలా ఇంకో నియమం ఉంది ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తయితే అప్పుడు ట్రాన్సాక్షన్ కమిట్ అని రాస్తాము కాబట్టి అది కూడా షెడ్యూల్లో ఒక భాగం లేకపోతే కొన్నిసార్లు అబార్టు అని రాస్తాము మరియు కొన్నిసార్లు షెడ్యూల్లలో మనము అధ్యయనం చేసినప్పుడు కమిట్ మరియు అబార్టు ఉండటాన్ని వదిలివేయవచ్చు ఎందుకంటే అది ఆ నిర్దిష్ట అధ్యయనం కోసం అవసరం కాకపోవచ్చు ఇప్పుడు షెడ్యూల్ అంటే ఏమిటి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ రెండు ట్రాన్సాక్షన్లు ఉన్నాయి అని అనుకుందాం ఇప్పుడు ట్రాన్సాక్షన్ A యొక్క ఖాతా నుండి B యొక్క ఖాతా కి 50 రూపాయలు పంపించాము అనుకుందాం ఆ తర్వాత ట్రాన్సాక్షన్ 10 శాతం డబ్బును A నుండి B కి పంపించాము కాబట్టి ఇవి రెండు ట్రాన్సాక్షన్లు మరియు ఈ రెండింటినీ ఒకే షెడ్యూల్ గా సూచించవచ్చు అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము మొదటగా ట్రాన్సాక్షన్ A యొక్క ఖాతా నుండి B యొక్క ఖాతా కి 50 రూపాయలు పంపించాము మనము దీనిని గా సూచిస్తాము ఇప్పుడు ఈ గుర్తును బాగా గమనించండి దీనిని షెడ్యూల్ కోసం మళ్లీ మళ్లీ ఉపయోగించబడే గుర్తు ఇప్పుడు మొదటి విషయం ఏమిటంటే ఇది ఒక రీడ్ ఆపరేషన్ కనుక ఇది ఒక r ఇక్కడ 1 అనేది ను సూచిస్తుంది ఈ చదివే చర్య ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతుంది మరియు A చదవబడుతుంది దీని అర్థం ఏమనగా ట్రాన్సాక్షన్ A ని చదువుతుంది ఈ విధమైన గుర్తులతో మనము ఒక చర్యని సూచిస్తాము చదివే చర్య అయితే అది r లేక వ్రాసే చర్య అయితే w షెడ్యూల్ దగ్గరకి వస్తే మొదటగా గా రాస్తాము ఆపై ఒక వరుసగా రాస్తాము కాలక్రమానుసారం లో దానిని ఎడమ నుండి కుడికి సహజ వరుసగా వ్రాయగా ఇది A ను వ్రాస్తుంది ఆ తర్వాత అది B ని చదువుతుంది మనం ఇప్పటికీ వరకు ట్రాన్సాక్షన్1 గురించి చెప్తున్నాము ఆ తర్వాత ట్రాన్సాక్షన్ 1 లో B కి 50 ను కలిపి w1 గా వ్రాస్తుంది దీనితో మన ట్రాన్సాక్షన్ 1 పూర్తయింది ఈ విధమైన బదిలీలు జరిగిన తర్వాత ట్రాన్సాక్షన్ 1 అనేది సంపూర్ణమైంది అదేవిధంగా ఈ కింది పద్ధతిలో ఇప్పుడు ట్రాన్సాక్షన్ 2 A ని చదవడం ప్రారంభిస్తుంది మరియు ఒక తాత్కాలిక వేరియబుల్ ని ఉపయోగించు కుంటుంది దానిని A యొక్క 10 శాతం అని అనుకుందాము అనగా సాధారణంగా ఇప్పుడు దీనిని గా రాస్తాము ఇప్పుడు మనం గమనిస్తే ఇది మొదటి ట్రాన్సాక్షన్ కు దగ్గరగా ఉంది ఈ డబ్బు B కి పంపబడింది ఈ మొత్తం ఆపరేషన్లను ఒక షెడ్యూల్ అంటాము ఈ షెడ్యూల్లో రెండు ట్రాన్సాక్షన్లు ఉన్నాయి మరియు ఇప్పుడు తర్వాత చేయడం సరైనది అవుతుందా ఇది ఒక షెడ్యూల్ ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లతోనే మరొక షెడ్యూల్ ఉండవచ్చు అది క్రింది పద్ధతిలో వ్రాయబడింది ఇక్కడ సూచనల క్రమంలో మార్పులు కొద్దిగా ఉండవచ్చు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ట్రాన్సాక్షన్స్ ని సీరియల్ షెడ్యూల్ అంటారు దీన్ని ఎందుకు సీరియల్ అని పిలుస్తారు అంటే మొదటి ట్రాన్సాక్షన్ అన్ని ఆపరేషన్స్ పూర్తి చేస్తుంది ఇక్కడ ట్రాన్సాక్షన్1 దాని యొక్క అన్ని ఆపరేషన్లను పూర్తి చేసిన తరువాత మాత్రమే ట్రాన్సాక్షన్2 దాని యొక్క ఆపరేషన్లను ప్రారంభించింది కావున దీనిని సీరియల్ అంటారు ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ మనము కమిట్ మరియు అబార్టు స్టేట్మెంట్లను ప్రస్తావించలేదు ఎందుకంటే మనం ఇక్కడ అధ్యయనం చేయబోయేది సీరియలైజేషన్ గురించి ఇప్పుడు మనం అధ్యయనం చెయ్యబోయే మొదటి విషయం సీరియలైజబిలిటీ గురించి కావున ట్రాన్సాక్షన్ యొక్క కమిట్ మరియు అబార్టు గురించి మనం గమనించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఉదాహరణ ను చూద్దాము కావున ఇది ఒక సీరియల్ షెడ్యూల్ ఇప్పుడు మొత్తం షెడ్యూల్ను లెక్కించండి మరియు నేను చెప్పినట్లుగా కొన్ని మార్పులు చేస్తే అప్పుడు సమానమైన షెడ్యూల్ను ఉత్పత్తి చేయవచ్చు ఇప్పుడు ఇది ఒక సమానమైన షెడ్యూల్ ఇప్పుడు మనము ఒక సమానమైన షెడ్యూల్ ని రాద్దాము చాలా ముఖ్యంగా నేను ఇక్కడ చేస్తున్నది ఏమిటంటే ట్రాన్సాక్షన్ 1 కి ముందు B లో కి రాయడం ట్రాన్సాక్షన్2 A ని చదవడం ప్రారంభించింది దీనివలన మనకి ఎటువంటి సమస్య లేదు మరియు సమస్య ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి కాని ఇక్కడ తప్పనిసరిగా ఏమి జరుగుతోంది అనేది ముఖ్యం కాబట్టి ఇది సీరియల్ కాదు ఎందుకంటే ట్రాన్సాక్షన్1 మరియు 2 యొక్క సూచనలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి కాబట్టి 1 తరువాత 2 తరువాత 1 తరువాత మళ్ళీ ఈ 2 మొదలైనది కాబట్టి ఇది సీరియల్ కాదు ఏదేమైనా ట్రాన్సాక్షన్ యొక్క సెమాంటిక్స్ నుండి చాలా స్పష్టంగా చూడగలిగినట్లుగా ఇది మనము ఇంతకు ముందు చూసిన సీరియల్ షెడ్యూల్తో సమానం కాబట్టి ఇది సమానం ఇది చాలా ముఖ్యమైన పదం ఎందుకు సమానమని పిలుస్తారు అంటే ఈ క్రింది ఆలోచన సమానమైనది ఎందుకంటే సీరియల్ షెడ్యూల్కు బదులుగా ఈ షెడ్యూల్ అమలు చేయబడి ఉంటుంది ఇక్కడ ట్రాన్సాక్షన్లు కలగలిసిఇంటర్ లీవ్డ్ ఉన్నాయి మరియు ట్రాన్సాక్షన్ 1 మరియు 2 ఏకకాలంలో జరుగుతున్నాయి చివర వరకు డేటాబేస్ పై ప్రభావం చూపుతూ రెండు రెండు ట్రాన్సాక్షన్లు విజయవంతంగా పూర్తవుతాయని మనము అనుకుందాము అప్పుడు ఈ షెడ్యూల్ మరియు సీరియల్ షెడ్యూల్ ఉంది డేటాబేస్ యొక్క స్థితి ఏదైనప్పటికీ రెండు షెడ్యూల్ యొక్క ప్రభావం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది అందువల్ల అవి డేటాబేస్ యొక్క అదే స్థితి నుండి ప్రారంభిస్తే అప్పుడు డేటాబేస్ యొక్క అదే స్థితిలో ముగుస్తుంది కాబట్టి అందుకే వీటిని సమానమైనవి అంటారు ఇప్పుడు మనము దీనిపై మరింత అధ్యయనం చేద్దాము కానీ అంతకు ముందు దానిని అనుసరిస్తూ ఇక్కడ మరొక షెడ్యూల్ ఉంది కావున మనము ఒక సీరియల్ షెడ్యూల్ చూశాము మరియు దానికి సమానంగా ఉన్న ఇంకొక షెడ్యూల్ చూశాము ఇప్పుడు మరొక షెడ్యూల్ చూద్దాం ఇది మరొక షెడ్యూల్ ఇది మళ్ళీ సీరియల్ కాదు ఎందుకంటే ఇది సీరియల్ కాదని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇది ఇంటర్ లీవ్ చేయబడింది కాబట్టి మళ్ళీ తరువాత మరియు మొదలగునవి కాబట్టి ఇది సీరియల్ కాదు కానీ ఇది మనం ఇంతకుముందు చూసిన సీరియల్ షెడ్యూల్కు సమానం కాదు ఇది సమానం కాదు ఇది ఎందుకు సమానం కాదు అంటే కొంచెం పరీక్షగా చూస్తే ఇది ఎందుకు సమానం కాదు అనేది అర్థం అవుతుంది ఇక్కడ T ఏమిటో చూడండి T చదువుతున్నది తాత్కాలిక విలువ అని అర్థమవుతుంది ఈ తాత్కాలిక విలువ ట్రాన్సాక్షన్1 A కు రాసే దానిలో 10 శాతం కనుక ఇది అసలు A లో 10 శాతం కాబట్టి ఇది సరైనది కాదు ఎందుకంటే ఈ T చదివినప్పుడు వచ్చే విలువ సరైనది కాదు ఎందుకంటే మొదట వ్రాయబడింది మరియు తరువాత వ్రాయబడు తుంది కాబట్టి ఇది సమానం కాదు ఇది సీరియల్ షెడ్యూల్ వలె డేటాబేస్ మీద సమానమైన ప్రభావాన్ని చూపదు కనుక షెడ్యూల్ యొక్క సీరియలైజబిలిటీ అధ్యయనం క్రింద విధంగా ఉంటుంది రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లతో షెడ్యూల్ ఇవ్వబడినట్లు అనుకుందాంఅప్పుడు ట్రాన్సాక్షన్ల యొక్క క్రమం సరిగా ఉందని అనుకుందాం సీరియల్ ఆర్డర్ అర్ధం ఏమనగా ఇక్కడ రెండు ట్రాన్సాక్షన్లు ఉన్నాయని అనుకుందాం అయితే యొక్క అన్ని ఆపరేషన్లు పూర్తయ్యాక యొక్క ఆపరేషన్లు మొదలవుతాయి మరియు అది ఆపరేషన్లన్నింటినీ పూర్తి చేసుకుంటుంది లేదా మొదట యొక్క అన్ని ఆపరేషన్లు పూర్తయ్యాక ఆపై మొదలవుతుంది కాబట్టి ఇవి రెండు సీరియల్ షెడ్యూల్ ఇప్పుడు మరొక షెడ్యూల్ ఈ సీరియల్ షెడ్యూల్కు సమానం అని చెప్ప బడాలి అంటే ఆ షెడ్యూల్ యొక్క ప్రభావం ఈ సీరియల్ షెడ్యూల్లో ఒక సీరియల్ షెడ్యూల్తో సమానంగా ఉండాలి ఈ విధముగా మనము సమానమైన షెడ్యూల్ని చూపించవచ్చుమనము ఇప్పుడు వరకు మాట్లాడుకున్నదంతా సీరియలైజబిలిటీ అధ్యయనం గురించి ఈ అధ్యయనాన్ని సీరియలైజబిలిటీ అంటారు ఈ సమానత్వానికి వివిధ రూపాలు ఉన్నాయి కనుక మనము రెండు షెడ్యూల్లు ఎప్పుడు సమానమో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము దీనికి సమానత్వం యొక్క రెండు భావనలు ఉన్నాయి మొదట సంఘర్షణ సీరియలైజబిలిటీ మరియు రెండవది వ్యూ సీరియలైజబిలిటీ కాబట్టి ఇవి మనం అధ్యయనం చేయబోయే సీరియలైజబిలిటీ సమానత్వం యొక్క రెండు భావాలు ఇప్పుడు మనము వీటి గురించి నేర్చుకో బోతున్నాము ముందుగా ఇక్కడ ఊహించుకో వలసిన నియమాలు కొన్ని ఉన్నాయి మొదటిది ట్రాన్సాక్షన్ పరంగా చదవడం మరియు వ్రాయడం కాకుండా ప్రతి ఇతర ఆపరేషన్లను విస్మరించ బడతాయి కాబట్టి ట్రాన్సాక్షన్ల ద్వారా పరిగణించబడే రెండు ఆపరేషన్లు చదవడం మరియు వ్రాయడం మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంతా సమానత్వం మరియు సీరియలైజబిలిటీ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే అని మనం గమనించాలి